ప్రియమైన పాల్గొనేవారికి ఈ రంగంలో అధ్యయనాలు విస్తరించడంతో ఉద్భవించింది సాంప్రదాయకంగా 'సమయం' ఒక నైరూప్య మరియు పదబంధాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నాము ఉదాహరణకు 'నాణ్యత సమయం' లేదా 'సమయం మరియు అల దేని కోసం వేచి ఉండవు' ఏది ఏమయినప్పటికీ కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నిస్తారో కూడా అధ్యయనం చేస్తాము సమయ సందర్భంలో మన విలువలు మన వైఖరితో పాటు అశాబ్దిక చేసే విధానంలో వ్యక్తిగత వైవిధ్యాలు ఉన్నాయి కానీ అదే సమయంలో ఎన్విసి యొక్క ఈ అంశంపై సాంస్కృతిక ప్రభావం కూడా విలువైనదని మేము కనుగొన్నాము మనుషులుగా మనకు సంక్లిష్టమైన తాత్కాలిక గుర్తింపు ఉంది ఇది వ్యక్తిగత సామాజిక సాంస్కృతిక మరియు వృత్తిపరమైన స్థాయిలలో వివిధ స్థాయిలలో నిర్మించబడింది అన్ని రకాల శబ్ద సందేశాలతో పాటు అశాబ్దిక సందేశాలు వాటి స్వంత తాత్కాలికతను కలిగి ఉంటాయి వాటికి ప్రారంభ స్థానం మరియు ముగిసే స్థానం ఉన్నాయి ఆ సమయానికి ముందు ఏదో జరుగుతోంది మరియు ఆ తరువాత వేరే ఏదో జరుగుతుంది కాబట్టి మన కమ్యూనికేషన్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించడానికి ముందు లేదా వ్యాపారం మరియు వృత్తిపరమైన సమాచార మార్పిడిలో ఈ అవగాహనలను వర్తింపజేయడానికి ముందే వారి సహకారాన్ని గుర్తించడానికి ఈ ఆలోచన అభివృద్ధికి అనేక మంది పండితులను జాబితా చేయాలి ఆధునిక దృక్కోణాల నుండి ఈ ఆలోచన మొదట ఇ రాబర్ట్ కెలీ గుర్తించాము ఈ ఆలోచనను జార్జ్ హెర్బర్ట్ మీడ్ అని పిలిచాడు ఈ దశలో మనం గుర్తించాల్సిన మరో తత్వవేత్త మనకు ప్రధానంగా తెలుసు కాని అతను సమయం యొక్క భావన గురించి కూడా మాట్లాడాడు 1952 లో హెరాల్డ్ ఇన్నిస్ క్రమానుగతంగా రాయడం మరియు అతని ఆలోచనలు ఇతర పరిశోధకులను ఇలాంటి అధ్యయనాలు చేయడానికి ప్రోత్సహించాయి వాస్తవ కాలక్రమానుసారం 1972 లో కెనడా 'ప్రత్యామ్నాయాల' యొక్క సాంస్కృతిక అధ్యయనంలో ఈ ఆలోచనను ప్రవేశపెట్టాడు సమాచార మార్పిడిలో కాలానుగుణంగా ముఖ్యమైన అంశాలకు ఉదాహరణలుగా అతను సాధారణ సామాజిక సందర్శనల వ్యవధిలో సాంస్కృతిక వ్యత్యాసాలను చేర్చాడు ఒక ప్రశ్న అడిగినప్పుడు లేదా వివిధ సాంస్కృతిక సమూహాల మధ్య ప్రతిస్పందన జాప్యం లేదా ఉదాహరణకు ఒక నిర్ణయం తీసుకోవాలి సాంస్కృతిక కాలక్రమంలో భాగంగా సంభాషణ నిశ్శబ్దాన్ని మరియు విరామాలను కూడా చూశాడు ఈ పరిశీలనలను కొనసాగిస్తూ ఆండీ లకింగ్ లక్షణంగా భావించబడుతుంది టామ్ బ్రూనో యొక్క ప్రాముఖ్యతపై అనేక రచనలు మరియు వ్యాఖ్యానాలు వచ్చాయని మేము కనుగొన్నాము ఎడ్వర్డ్ టి హాల్ పేర్కొన్నాడు అతని ప్రకారం సాంకేతిక సమయం సమయం యొక్క శాస్త్రీయ కొలత ఇది సమయాన్ని వేర్వేరు యాంత్రిక పరికరాలు ప్రధానంగా గడియారాలు సమయాన్ని ఉంచడానికి ఉపయోగించే ఖచ్చితత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి అధికారిక సమయం అంటే మన సామాజిక పరిస్థితుల ఆధారంగా మనం నేర్చుకునే సమయం ఒక వెస్ట్ మరియు టర్నర్ సమాజం ఎలా పరిపాలించబడుతుందో మాట్లాడారు ప్రజలు 1 పి ఎం అయినప్పుడు సాధారణంగా నిద్రపోయే సమయం అని ప్రజలు ఆలోచించటానికి సామాజికంగా షరతులు పెట్టారు అదే సమయంలో మన సమకాలీన సంస్కృతులలో మన సమయ అమరిక విస్తృతంగా స్థిరంగా మరియు పద్దతిగా ఉందని మేము కనుగొన్నాము కాబట్టి ఎక్కువ మంది ప్రజలు కార్యాలయంలో మరియు వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తారని చెప్పడం అనధికారిక సమయం సాధారణంగా వ్యక్తిగత స్థాయిలో సమయం గురించి మన అవగాహన వ్యవధి ఒక నిర్దిష్ట సంఘటనకు అధికారికంగా కేటాయించిన సమయంతో సంబంధం కలిగి ఉంటుంది ఉదాహరణకు ఒక నిర్దిష్ట అంశం కోసం ఒక సమావేశంలో మేము 40 నిమిషాలు కేటాయించి ఉండవచ్చు అదే సమయంలో కొన్నిసార్లు కొన్ని సంస్కృతులలో మన అంచనాలు సాధారణంగా అస్పష్టంగా ఉంటాయి అయితే కొన్ని సంస్కృతులలో ఈ అంచనాలు సాధ్యమైనంత ఖచ్చితత్వానికి దగ్గరగా ఉండాలి అదే సమయంలో వ్యక్తిగత నిర్వచనాలు కూడా ఉన్నాయి నేను 2 నిమిషాల్లోనే ఉంటానని చెబితే ఈ 2 నిముషాల ద్వారా నేను ఖచ్చితంగా చెప్పేది 1 గంట లేదా సరిగ్గా 2 నిమిషాలు లేదా 15 నుండి 20 నిమిషాల వరకు ఎక్కడో ఉంటుంది అనధికారిక సమయంతో హాల్తో విలువ మన ఉపయోగం మరియు సమయాన్ని నిర్వహించడం సాంస్కృతిక పద్ధతిలో కూడా నిర్వచించబడింది మన సమయ భావనతో ముడిపడివున్న ఇతర అంశాలు వేచి ఉండటానికి మన సుముఖత మన పరస్పర చర్యల సమయంలో మన సమయాన్ని కొనసాగించిన విధానం మరియు సమయాన్ని ఎంతవరకు ఉపయోగించడం సమయపాలన మొదలైనవి మన స్థితి యొక్క ప్రతిబింబం మరియు శక్తి ఆట యొక్క ఒక భాగం మనం సమయాన్ని చూసే విధానం దానితో మన అనుబంధాన్ని కొనసాగిస్తాము మరియు దానిని మనం విలువైనదిగా భావిస్తాము జీవనశైలిని ప్రభావితం చేస్తుంది ఇది మన స్వంత పనిసంస్కృతి యొక్క ప్రతిబింబం అలాగే పెద్ద ఎత్తున ఇది సంస్థ యొక్క పనిసంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఇది దీర్ఘకాలంలో మన కమ్యూనికేషన్ మరియు వృత్తిపరమైన సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది మన సామాజిక ఒత్తిళ్లకు సంబంధించినంతవరకు సమయం అంకగణిత భావించాడు అతని అభిప్రాయం ప్రకారం ఇది నిర్వాహకుడిగా పనిచేస్తుంది మరియు అదే సమయంలో ఇది ఒక సందేశ వ్యవస్థగా కూడా పనిచేస్తుంది ఇది ప్రజలు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారో తెలుపుతుంది మరియు అదే సమయంలో ప్రజల విలువైన విషయాల గురించి కూడా చెబుతుంది సమయం యొక్క మానవ భావనకు సంబంధించినంతవరకు హాల్ చారిత్రక దృక్పథాన్ని తీసుకున్నాడు ఋతువులలో మార్పులతో రోజులలో మార్పులతో వివిధ పంటల వార్షిక చక్రాలతో మొదలైన సహజమైన లయలకు ప్రతిస్పందించడానికి మనం నేర్చుకునే విధానం నుండి మన సమయ స్పృహ ఉద్భవించిందని ఆయన సూచిస్తున్నారు సమయం యొక్క దాచిన కొలతలు చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రాథమిక సమయ వ్యవస్థలను మోనోక్రోనిక్ ఈ నమూనాలు అన్ని సంస్కృతులకు కఠినంగా వర్తించలేవు ఇచ్చిన సంస్కృతికి వీటిలో దేనినైనా ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది మరియు దాని వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది అయితే సాంస్కృతిక మరియు జాతి వైవిధ్యాలు ఉండవచ్చు ఒక నిర్దిష్ట సంస్కృతి సమయం పరంగా ఒక నిర్దిష్ట ప్రాధాన్యత లేదా ధోరణి వైపు మొగ్గు చూపవచ్చు కానీ ఆ సంస్కృతిలో మనం కొన్ని చిన్న సమూహాలను కనుగొనవచ్చు జాతి సమూహాలు లేదా ఉప సాంస్కృతిక సమూహాలు వేరే పద్ధతిలో పారవేయబడతాయి మరియు సమయంతో వేరే అనుబంధాన్ని కలిగి ఉంటాయి సాధారణంగా హాల్ అని సూచిస్తున్నాడు కాబట్టి సమయం యొక్క మోనోక్రోనిక్ మరియు ఇది సమయం వైపు మరింత ఆధారితమైనది ఇది సమయాన్ని ఉంచే ఆలోచన పరంగా సంబంధాలను ఇష్టపడుతుంది మోనోక్రోనిక్ చెప్పినప్పుడు ఈ రెండు ధోరణుల మధ్య ప్రాథమిక వ్యత్యాసం అందంగా సంగ్రహించబడింది మరియు ఇది రెండింటి మధ్య చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఈ రోజువారీ సాంస్కృతిక ధోరణిలు కూడా మన రోజువారీ కార్యకలాపాలలో ప్రతిబింబిస్తాయి మోనోక్రోనిక్ ధోరణిని కలిగి ఉన్న ఒక సంస్కృతి మన సరళ విషయాల క్రమాన్ని ఊహిస్తుంది మరియు ఇది వరుస నమూనాలో పూర్తి కావాలని సూచిస్తుంది ఒక విషయం మరొకదాన్ని అనుసరించాలి మరియు A ఎల్లప్పుడూ B కి ముందు ఉండాలి మరియు B పని ప్రారంభించే ముందు A ముగుస్తుంది

అందువల్ల మోనోక్రోనిక్ నిర్వహించబడతాయి ఈ సంస్కృతులలో దృష్టి ఏదో ఒకవిధంగా ప్రణాళికాబద్ధమైన పరస్పర చర్యల సమయంలో పరధ్యానాన్ని తగ్గించడం మరియు వారు ఎల్లప్పుడూ సాధ్యమైనంతవరకు సమయాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు ఈ ధోరణితో అనుబంధించబడే అశాబ్దిక

ఉత్తర ఐరోపా లలో కూడా 1840 వరకు విస్తరించారు పారిశ్రామిక జీవితానికి కార్మికులు ఒక నిర్దిష్ట సమయంలో నివేదించవలసి ఉంటుంది మరియు నిర్ణీత సమయం ఎల్లప్పుడూ వివిధ రకాల గంటలు లేదా ఈలలు మొదలైనవి ఉపయోగించి ప్రకటించబడుతుంది పారిశ్రామిక విప్లవాన్ని నిర్వహించడానికి మరియు కొనసాగించడానికి ఈ సమయపాలన అవసరం మరియు క్రమంగా ఈ వైఖరులు ఈ సంస్కృతులలోకి ప్రవేశించాయి అందువల్ల మోనోక్రోనిక్ చెప్పే స్థాయికి వెళ్ళారు మోనోక్రోనిక్ అకస్మాత్తుగా మార్చడానికి కూడా ఇష్టపడరు హాల్ ముడిపడి ఉన్న కొన్ని అడ్డంకులను కూడా ఎత్తి చూపగలిగాడు సమయం యొక్క ఈ అవగాహన ప్రజలను ఒకరి నుండి ఒకరిని మూసివేస్తుంది మరియు దాని ఫలితంగా ఇతరుల ఖర్చుతో కొన్ని సంబంధాలను తీవ్రతరం చేస్తుంది ఈ సమయం ప్రాధాన్యత కొంతమందికి ప్రవేశించడానికి అనుమతించబడే గది లాంటిదని మరికొందరిని దాని నుండి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు షెడ్యూల్లను చెక్కుచెదరకుండా ఉంచడానికి దృడత్వం మరియు దృష్టి ప్రజలు సమయానుసారంగా సారూప్య విలువ వ్యవస్థకు సభ్యత్వం తీసుకోని వారు ప్రాథమికంగా అసమర్థులు అవిశ్వసనీయలు మరియు అదే సమయంలో వారు అగౌరవంగా భావిస్తారు హాల్ ప్రోత్సహిస్తుందని మేము కనుగొన్నాము ఈ సంస్కృతులు సంబంధానికి మరియు అంచనాలకు విలువ ఇస్తాయి షెడ్యూల్ను పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఉదాహరణకు ఈ సంస్కృతికి చెందిన ఇద్దరు వ్యక్తులు చాలా కాలం తరువాత వీధిలో కలుసుకుంటే వారు 10 గంటల గడియార సమావేశానికి వెళ్లడం కంటే మొదట ఇతరుల జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడతారు కొంచెం ఆలస్యం అర్థమవుతుంది అటువంటి సంస్కృతులలో మన పని వాతావరణంలోకి వచ్చే అశాబ్దిక పూర్తి చేయడంపై దృష్టి సాధారణంగా ఉండదు ఈ సంస్కృతులలో మల్టీ టాస్కింగ్ కఠినంగా అనుసరించే సమాజాలలో ఈ ధోరణి సాధారణంగా కనుగొనబడతాయి సమయం గురించి పాలిక్రోనిక్ దృక్పథం నుండి చూసే ధోరణి వాటిని ప్రాథమికంగా అస్తవ్యస్తంగా లేదా యాదృచ్ఛికంగా చూడటం మోనోక్రోనిక్ సంస్కృతులను ప్రధానంగా గడియార సంస్కృతులు అని కూడా పిలుస్తారు ఎందుకంటే వాటికి సమయం కొలుస్తారు మరియు ఇది ముఖ్యం అక్కడ ఆచరించే సమయపాలన మరియు ఈ సంస్కృతులలో ప్రాధాన్యత ఇవ్వబడిన ఖచ్చితత్వం వివిధ దినచర్యలలో కూడా ప్రతిబింబిస్తాయి ఉదాహరణకు ప్రజా రవాణాకు సంబంధించిన సమయాన్ని ఉంచడం ఈ సాంస్కృతిక ప్రాధాన్యత వల్ల కూడా ప్రతిబింబిస్తుంది వ్యాపార ప్రపంచం యొక్క సందర్భంలో మోనోక్రోనిక్ స్థావరాన్ని అభివృద్ధి చేయడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు అనే ఆలోచన అటువంటి వ్యక్తులకు అర్థం కాలేదు సమయపాలన మరియు ఇతర సమయ సంబంధిత విలువలకు సంస్కృతులు స్పందించే వివిధ మార్గాలు ఈ వీడియోలో చక్కగా ప్రదర్శించబడతాయి సమయం చాలా స్థిరంగా ఉందని మనమందరం నమ్ముతున్నామని నేను ఊహిస్తున్నాను కానీ ప్రపంచవ్యాప్తంగా దాని వైఖరులు చాలా భిన్నంగా ఉంటాయి అయితే మీరు స్విస్ విడగొట్టవు సమయపాలన చాలా భిన్నమైన విషయం ఒక జర్మన్ సమయాన్ని చూస్తారని అతను తప్పుగా అనుకున్నాడు మిడిల్ ఈస్ట్ నుండి చాలా ప్రతిఘటన కోసం మిమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోబోతున్నారు మరియు మీరు నిరంతరం నిరాశను పొందబోతున్నారు ఆపై సాంస్కృతిక క్రమరాహిత్యాలు అభినందనలు చెల్లించాలి మీరు మంచి గుర్తింపును తిరిగి పొందాలనుకుంటే అమెరికన్ వేచి ఉండాల్సి వస్తే మీరు కూడా అసహనానికి లోనవుతారు మనం ఇప్పటికే చర్చించిన మోనోక్రోనిక్ ధోరణుల యొక్క కొన్ని ధోరణులు సమయపాలనకి సంబంధించినవి మోనోక్రోనిక్ సంస్కృతులు ఎక్కువ ప్రజల కేంద్రీకృతమై ఉన్నాయి మరియు వారికి 10 గంటలకు సమావేశం అంటే 10 గంటలకు ప్రజలు అక్కడ సమావేశమై ఒకరినొకరు పలకరించడం ప్రారంభిస్తారు పాలిక్రోనిక్ ప్రకారం కొన్నిసార్లు పట్టించుకోరు సమయం యొక్క అవగాహనలో సాంస్కృతిక వైవిధ్యాలు కూడా ఈ ప్రత్యేక వీడియోలో చర్చించబడ్డాయి ప్రతి సంస్కృతికి సమయం గురించి తన సొంత అవగాహన ప్రతి సంస్కృతి అతని స్నేహం యొక్క మరియు ఒక ప్రత్యేక వెలుగులో సమయం యొక్క అవగాహన ఉన్నాయి అరబిక్ ప్రజల వంటి వారు వారి కుటుంబాలతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తమ జీవితాలను అంకితం చేస్తారు లేదా ఇతరులు ప్రధానంగా జపనీయుల కోసం తమ జీవితాలను అంకితం చేస్తారు నాకు తొందర ఉంది అమెరికన్ ఆసన్నమైతే మాత్రమే ఈ వ్యక్తీకరణను ఉపయోగిస్తుంది పశ్చిమ యూరోపియన్ దృష్టిగా చూస్తాయి సమయానికి మొదలు మరియు అంతం ఉంటుంది ఈ సంస్కృతి ఇతర సంస్కృతులతో పోలిస్తే వేగంతో ఉంటుంది పాశ్చాత్య సంస్కృతులు మన వ్యాపారం గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు వారు ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు వారు దానిని ఖరారుగా చూస్తారు అందువల్ల వారు మళ్లీ ఆలోచించాల్సిన అవసరం లేదు లేదా కేవలం ఒప్పందం వారు తమకున్నసమయంలో సాధ్యమైనంతవరకు చేయాలనుకుంటున్నారు సమయాన్ని అనువైన దృష్టిగా భావించే అరబిక్ దేశాలు అపాయింట్మెంట్కు మానవ భావాల కంటే తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ప్రజలు శ్రద్ధ పెంచడానికి సంబంధాలు లేదా అవసరమైన పెంపకం సమయం ఒక వస్తువుగా మారినప్పుడు అక్కడ తారుమారు చేయవచ్చు లేదా విస్తరించవచ్చు ఏకపక్ష షెడ్యూల్ గడియారం ద్వారా నియంత్రించబడదు ఆసియాలో సంస్కృతి ఒక భావనను తదుపరి దశకు తీసుకుంటుంది జీవిత ప్రక్రియ ముగిసినప్పుడు ఆసియా దేశాలు నెమ్మదిగా ఉంటాయి ఉదాహరణకు చైనా ఎక్కువ దృష్టి పెడతారు తరువాత ఒక నిర్ణయంగా ఎప్పుడూ నిరాకరిస్తారు ఇది ఒక సందర్భం కాకపోతే ఇంకా సరైన ఎంపిక కాదా అని చూడండి వారు దానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తారు ఉదాహరణకు యూరోపియన్ వ్యాపారవేత్త ఎల్లప్పుడూ దీర్ఘకాలిక పరిష్కారం కోసం మరియు ప్రతిదీ అనేకసార్లు చేయవలసి ఉంటుంది అతను త్వరగా కలుసుకున్నట్లయితే పాశ్చాత్య సంస్కృతులు సమయం వృధాగా చూస్తాయి సమయం గురించి మన అవగాహనకు సంబంధించినంతవరకు మన సాంస్కృతిక ప్రాధాన్యతలు ఇతర వ్యక్తులతో మన సంబంధంలోనే కాకుండా సాంకేతికతతో మన సంబంధంలో కూడా ప్రతిబింబిస్తాయి దీనికి స్పష్టమైన ఉదాహరణ గ్లోబల్ వెబ్సైట్ల అదే పద్ధతిలో రూపకల్పన చేస్తారు మరోవైపు పాలిక్రోనిక్ వినియోగదారులు ఫలితాలపై ప్రక్రియను నొక్కిచెప్పారని మరియు ఆచరణాత్మక అమలుపై ఉన్నత స్థాయి అవగాహన పొందటానికి ఇష్టపడతారని మేము కనుగొన్నాము వివిధ సంస్కృతులచే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడే విధానంలో ఈ వ్యత్యాసం సులభంగా కనిపిస్తుంది వేర్వేరు సాంస్కృతిక నేపథ్యం ఉన్న వ్యక్తులతో మనం పని చేయాల్సిన విభిన్న సంస్కృతులలో సమయం ఎలా భిన్నంగా గ్రహించబడుతుందనే దానిపై మన అవగాహన దాదాపు తప్పనిసరి అయింది అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే వ్యక్తులు సమయం యొక్క విభిన్న నిర్వచనాలు ఏమిటో మరియు ప్రజలు దానికి భిన్నంగా ఎలా సంబంధం కలిగి ఉంటారో తెలుసుకోవాలి లాటిన్ అమెరికన్ సంస్కృతులలో సమయం గత వర్తమాన మరియు భవిష్యత్తు యొక్క సంతోషకరమైన మిశ్రమం అని మేము కనుగొన్నాము మరియు ఈ విభాగాలు ఖచ్చితంగా వేరు చేయబడవు కాబట్టి మనం పనిచేసే వ్యక్తులు సమయాన్ని అధికారిక మరియు టాస్క్ ఓరియెంటెడ్ పద్ధతిలో చూస్తారా లేదా వారు సమయాన్ని గడపడానికి మరియు వ్యక్తుల మధ్య సంబంధాలను పెంపొందించుకునే అవకాశంగా చూస్తారా అని మనం అర్థం చేసుకోవాలి కొన్ని సంస్కృతులలో సమయపాలన లేకపోవడం మన సామాజిక ప్రతిష్టతో ముడిపడి ఉందని మేము కనుగొన్నాము కొన్ని సమాజాలలో మరియు కొన్ని సంస్థలలో సబార్డినేట్లు దేశాల పని సంస్కృతిని మనం సూచించవచ్చు ఏది ఏమయినప్పటికీ మోనోక్రోనిక్ సంస్కృతులు ఒక విలువగా భావిస్తాయి మరియు ఇది వివిధ రంగాలలో సామాజిక లేదా సాంస్కృతిక నాయకులుగా పరిగణించబడే వ్యక్తులకు కూడా సడలించదు కొన్ని అంతర్జాతీయ పరిస్థితులలో సమావేశం జరిగిన సమయం ఇచ్చిన తరువాత ఒక దేశం పేరు కూడా చేర్చబడుతుంది మరియు ఒక దేశం పేరును చొప్పించడం సూచిస్తుంది ఒక నిర్దిష్ట దేశం తనను తాను ఎలా అనుబంధిస్తుందో కూడా అర్థం చేసుకోవాలి దేశం యొక్క పేరును చొప్పించడం సమయం వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుండి పాల్గొనేవారికి సమయం నిర్ణయించబడిందా లేదా ఆహ్వానానికి సంబంధించినంతవరకు ద్రవంగా ఉందో అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది మార్టిన్ సంస్కృతులలో పని సమయం మరియు వ్యక్తిగత సమయం ఖచ్చితంగా వేరు చేయబడలేదని మేము కనుగొన్నాము అవి తరచుగా ఒకదానితో ఒకటి ఉంటాయి ఈ సాంస్కృతిక అంశాలు వేర్వేరు సంస్థలలోకి ప్రవేశిస్తాయి మరియు ఇది వారి పని సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది ఉదాహరణకు కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సమయం యొక్క భావనను వ్యక్తిగతంగా సంస్థ స్థాయిలో ఎలా చూస్తుందో ప్రభావితం చేస్తుంది కాబట్టి దేశం కంటే ఎక్కువ సాంస్కృతిక సంబంధాలను కాలంతో ప్రతిబింబించే సంస్థ ఇది వివిధ దేశాలలో ఉన్న ఒకే సంస్థ యొక్క కార్యాలయాల్లోని పని సంస్కృతులు వేర్వేరు నమూనాలను అనుసరించవచ్చని గమనించడం ఆసక్తికరం పాలిక్రోనిక్ ద్వారా మనం ఎంతవరకు కూడుకున్నాయో హెచ్చరిస్తాయి అదే సమయంలో సమయంతో మన అనుబంధాలకు సంబంధించినంతవరకు మనల్ని సానుభూతితో విభిన్న దృక్కోణాలకు అనుగుణంగా మార్చుకోవలసిన అవసరం ఉంది మోనోక్రోనిక్ సహాయంతో మరింత అర్థం చేసుకోవచ్చు ఇక్కడ జిమ్మీ ప్రజలు ప్రణాళికలు మరియు గడువులను వినడానికి ఇష్టపడతారు వారు ఒక సమయంలో ఒక పనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడతారు మరియు గడువును తీర్చడానికి కృషి చేస్తారు మరియు పాశ్చాత్య సమాజంలో సాధారణంగా అనుసరించే దీర్ఘకాలిక సంస్కృతులలో ఒకటైన ఆటంకాలను వారు అభినందించరు ఈ దృష్టాంతంలో త్వరగా మార్చడం మరియు గడువును తీర్చకపోవడం సాధారణం మోనోక్రోనిక్ సభ్యులను అంగీకరించడం పరిస్థితి యొక్క స్వభావం మరియు ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో చాలా సముచితంగా సూచించినట్లుగా సమయం కొలిచే పరికరం మాత్రమే కాదు ఇది మానవ ప్రవర్తనను కూడా సూచిస్తుంది ఇది మన సాంస్కృతిక ప్రాధాన్యతలను కూడా సూచిస్తుంది ఇది సంబంధాల పట్ల మన వైఖరిని కూడా సూచిస్తుంది వ్యాపారం మరియు ఇతర వృత్తిపరమైన కార్యకలాపాలు సమయానికి ప్రణాళిక చేయబడతాయి మరియు మన ప్రాధాన్యతల గురించి విభిన్న అవగాహనలు కూడా గందరగోళానికి కారణమవుతాయి ఒక అమెరికన్ కు సాధారణంగా మానవ భావాలకు లోబడి ఉంటాయని మేము కనుగొన్నాము ఫ్రెంచ్ చేయడానికి సమయం గురించి మన అవగాహన మనకు సహాయపడుతుంది ధన్యవాదాలు